మనం చేయాలనుకుంటున్న తదుపరి విషయం ఏమిటంటే ఫీల్డ్లు ఎలా కనిపిస్తున్నాయని వీటిని విజువలైజ్ చేయడం కాబట్టి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉండాలి అవును కాబట్టి ఏమిటి అంటే మన హెర్ట్జ్ డైపోల్ ఇక్కడ మూలం వద్ద కూర్చొని ఉంది అది zˆ దిశలో సూచించబడుతుంది ఇప్పుడు మీరు ఫార్ జోన్లోని అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన వ్యక్తీకరణను చూస్తే ఇక్కడ మీకు ఏమి కనిపిస్తుంది sin తీటా ఏ దిశలో ϕˆ కాబట్టి ఇందులో ఇది అయస్కాంత క్షేత్రం ఇది నా ϕˆ దిశ కాబట్టి భూమధ్యరేఖ సమతలంలో అయస్కాంత క్షేత్రం xy ప్లేన్ లో ఉంటుంది కాబట్టి హెర్ట్జ్ డైపోల్ కి ఈ ప్లేన్ని H ప్లేన్ అని పిలుస్తారు ఎందుకంటే H అనేది ϕ వెంట ఉన్న దానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు మరోవైపు మీరు విద్యుత్ క్షేత్రాన్ని చూడండి అది ఏ దిశ ఇది దూరపు ఫీల్డ్ θ లో ఏ దిశలో ఉందో చూపుతోంది కాబట్టి ఎలెక్ట్రిక్ ఫీల్డ్ θ వెంట అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి భూమధ్యరేఖ సమతలంలో క్రిందికి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేన్ ని చూస్తే సరిగ్గా చూపబడింది కాబట్టి మనం భూమి గురించి ఆలోచిస్తే ఇది రేఖాంశం లాగా ఉంటుంది కాబట్టి ఏదైనా రేఖాంశాన్ని E ప్లేన్ అంటారు ఎందుకంటే ఆ ప్లేన్ లో విద్యుత్ క్షేత్రం సరిగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక విధమైన ప్రామాణిక పదజాలం ఇది ఉపయోగించబడుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది అంటే ఈ యాంటెన్నా యొక్క రేడియేషన్ ప్యాటర్న్ ఏమిటో మీరు చాలాసార్లు మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి భౌతిక స్థిరాంకాలు మరియు కరెంట్లతో మరియు ఆ విషయం అంతటా మనం వ్యవహరించకూడదనుకుంటున్నందున సాధారణీకరించిన ఫీల్డ్ ఏమిటో కనుగొనడం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ఫీల్డ్ ప్యాటర్న్ అని పిలవబడే దాన్ని మీ Eθ Eθmax కాబట్టి Eθ కోసం వ్యక్తీకరణను వ్రాస్దాం కాబట్టి θకి సంబంధించి E మారుతూ ఉంటుంది ఇది sinθ మిగిలినవన్నీ స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమి ఉంది sin θ కాబట్టి నేను ప్లాట్ చేస్తే E ప్లేన్ అని చెప్పండి కాబట్టి నేను ఇక్కడ E ప్లేన్ని ప్లాట్ చేయబోతున్నాను మరియు నేను పోలార్ కోఆర్డినేట్లలో ప్లాట్ చేయాలనుకుంటున్నాను మరియు ఫీల్డ్ ప్యాటర్న్లు స్క్వేర్డ్ సాధారణీకరించబడిన ఫీల్డ్ ప్యాటర్న్ స్క్వేర్డ్ అని మీకు తెలుసు దీన్నే పవర్ ప్యాటర్న్ అంటారు అక్కడ ఫీల్డ్ ప్యాటర్న్ మరియు ఇది పవర్ ప్యాటర్న్ నేను దీన్ని ఈ ప్లేన్ లో ప్లాట్ చేయాలనుకుంటే అది ఎలా ఉంటుంది కాబట్టి నా θ 0 కాబట్టి మేము పోలార్ ప్లాట్ని ఎలా చేస్తాం మీరు కొంత తీటా తీసుకొని ప్లాట్ చేయండి కాబట్టి θ 0 వద్ద విలువ ఏమిటి 0 sin2 θ 0 అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుండి ప్రారంభించబోతున్నాను మరియు నేను x అక్షంపై θ 90కి వెళ్లినప్పుడు లేదా y అక్షం పట్టింపు లేదు అది 1 గా ఉంటుంది కాబట్టి ఇది ఇలా కనిపిస్తుంది మరియు ఆపై ఇక్కడకు తిరిగి రండి కాబట్టి ఇది θ π2 వద్ద ఉంది ఇది θ 0 వద్ద ఉంది మరియు ఇది z అక్షం గురించి సిమ్మెట్రీక్ గా ఉంటుందా ఇది z అక్షం పై సిమ్మెట్రీక్ గా ఉంటుంది కాబట్టి ఇది 8 ఫిగర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా E ప్లేన్లో ఫీల్డ్ పవర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు కాబట్టి కొంతమంది ఇచ్చిన తీటా సరే వారు మీకు తీటా ఇస్తారని చెప్పండి కాబట్టి వారు ఈ తీటా ఇస్తారు కాబట్టి మీరు ఏమి చేస్తారు మరియు ఈ పొడవు ఏమిటో తెలుసుకోండి మరియు ఆ పొడవు మీ పవర్ సాధారణీకరించిన పవర్ ప్యాటర్న్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి పోలార్ ప్లాట్ను ఎలా అర్థం చేసుకోవాలి విద్యార్థి సార్ విద్యార్థి అది ఏమిటి ఈ పాయింట్ల లోకస్ అనేది కార్టీసియన్ కోఆర్డినేట్లలో కాకుండా పోలార్ కోఆర్డినేట్లలో ప్లాట్ చేసిన తీటా యొక్క విధిగా పవర్ కాబట్టి ఇది 1 అవుతుంది విద్యార్థి అవును x అక్షం ఈ అక్షం ప్రాదేశిక x అక్షం ఇది x లేదా y అక్షం కావచ్చు లేదా భూమధ్యరేఖ సమతలంలో ఏదైనా అక్షం కావచ్చు ఎందుకంటే ఇది E ప్లేన్ E ప్లేన్ z అక్షాన్ని కలిగి ఉంటుంది ఇది రేఖాంశం లాగా ఎక్కడైనా ఉండవచ్చు కాబట్టి నేను ఎలా చేస్తాను అనేది మీ ప్రశ్న విద్యార్థి theta 2 z తీటా లేదు దీనిని కార్టీసియన్ ప్లాట్ గా అన్వయించవద్దు ధ్రువ ప్లాట్ ఎక్కైడైతే పొడవు Pθ కి సమానం మీరు RCS ను సరిగ్గా ప్లాన్ చేసినప్పుడు అలాగే చెయ్యండి కాబట్టి మీరు θ 0 P 0 నుండి ప్రారంభించండి కాబట్టి θ π2 మూలం వద్ద ఆ పాయింట్ ఎక్కడ ఉంది కాబట్టి rలో θ 0 అనేది r θ యొక్క ఫంక్షన్గా మనకు ప్లాట్లు చేస్తుంది కాబట్టి θ 0 ఇది నాకు 0 ఇచ్చింది ఎందుకంటే పవర్ 0 మరియు 0 సరైనది అది మూలం θ π2 పవర్ ఏమిటి P 1 వద్ద θ π2 కాబట్టి అది నన్ను r θ కోఆర్డినేట్లలోకి తీసుకువచ్చింది విద్యార్థి కాబట్టి మీరు కొలిచేందుకు సమయాన్ని చూడండి 0627 కాబట్టి శక్తిలో ఎక్కువ భాగం ఏ దిశలో వెళుతుందని ఇది మీకు చెబుతోంది విద్యార్థి ఈక్వటోరియల్ ప్లేన్ E మరియు E నిష్పత్తిని తీసుకున్నాను అని మీరు అడగవచ్చు H గురించి ఏమిటి నా ఉద్దేశ్యం శక్తిని కనుగొనడం అంటే నేను విద్యుత్ క్షేత్రాన్ని స్క్వేర్ చేయకూడదా కాబట్టి నేను తప్పు చేశానా అవును ఎందుకంటే మీరు ఇక్కడ మీ దూర క్షేత్రాలలో చూస్తే మీరు E మరియు H మీకు η వస్తుంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఇక్కడ వ్రాయలేదు కానీ నేను తీసుకుంటే |E ||H| నేను లక్షణ అవరోధాన్ని సరిగ్గా పొందుతాను కాబట్టి నేను అసలు పవర్ ని కోరుకుంటే ఆ అంశాలన్నింటినీ 12ηతో గుణించాలి విద్యార్థి కాబట్టి ఇది ఇక్కడ చాలా దూరం కోసం ఇది ఫార్ ఫీల్డ్ అవును కాబట్టి సాధారణంగా ఫీల్డ్లను విజువలైజ్ చేయడం గురించి మాట్లాడేటప్పుడు మేము పరిగణలోకి తీసుకుంటాము మేము ఫార్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నామని మీకు తెలుసు మీరు ఫీల్డ్లకు సమీపంలో మీకు కావలసిన నిర్దిష్ట అప్లికేషన్ను కలిగి ఉండకపోతే అది వేరే విషయం అప్పుడు ఫార్ ఫీల్డ్ నమూనాలను విజువలైజ్ చేయడం గురించి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ ఈ ఫీల్డ్ నమూనా r కాబట్టి ఇది సార్వత్రిక ప్లాట్ లాంటిది ఏదైతే r తీసుకున్నారో అది ఎల్లప్పుడూ ఇలాగే కనిపిస్తుంది H ప్లేన్ లో ఉన్నట్లుగానే ఇది ఇ ప్లేన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు H ప్లేన్ ఏమిటి xy కాబట్టి ఇది దాని యొక్క టాప్ వ్యూ లాంటిది కాబట్టి H ప్లేన్ లో xy పవర్ ప్యాటర్న్ ఎలా కనిపిస్తుంది కాబట్టి మొదటగా xy ప్లేన్ θ పరంగా ఏది వర్గీకరించబడుతుంది xy ప్లేన్ ఎలా కనిపిస్తుంది అంటే నా ఉద్దేశ్యం H ప్లేన్ భూమధ్యరేఖ సమతలం అంటే xy ప్లేన్ భూమధ్యరేఖ సమతలానికి తీటా విలువ ఎంత కాబట్టి π2 వద్ద పవర్ నమూనాకు ఏమి జరుగుతుంది P 1 స్థిరాంకం కాబట్టి అది ఏమి చేయాలి ధ్రువ ప్లాట్లు ఎలా ఉండాలి విద్యార్థి ధ్రువ వృత్తం కాబట్టి ఏ దిశలో ఉన్నా నేను ఏ ϕ ని సరిగ్గా తీసుకున్నా ఇది నా ϕ ఏ ϕ తీసుకున్నా నాకు ఎల్లప్పుడూ 1 ఉంటుంది కాబట్టి ఈ పొడవు 1 కాబట్టి 1 సరైనది ఇది మీకు చెప్పేదేమిటంటే నేను ఇక్కడ H ప్లేన్ చుట్టూ తిరిగే ఒక పరిశీలకుడు ఉంటే అతను లేదా ఆమె మారకుండా స్థిరంగా ఉండే పవర్ ని కనుగొంటారు మరోవైపు అతను లేదా ఆమె ధృవాల వద్దకు వెళితే వారు భూమధ్యరేఖకు కుడివైపున ఉన్న పోల్ 0 పవర్ మరియు గరిష్ట పవర్ ని చేరుకున్నప్పుడు వారు ఏమి కనుగొంటారు కాబట్టి మీరు ఉదాహరణకు మీ Wi Fi రూటర్లో రెండు స్టిక్లు సరిగ్గా ఉన్నాయి అవి డైపోల్ యాంటెన్నాల వలె ఉంటాయి కాబట్టి మీరు భావించినట్లయితే మీ పరికరం వద్ద యాంటెన్నాను చూపడం ద్వారా మీరు గరిష్ట ఆదరణ పొందుతారు నిజానికి మీరు శూన్యతను చూపుతున్నారు మీకు పవర్ రాదు కాబట్టి మీరు మెరుగ్గా ఉన్నారు అందుకే డైపోల్ యాంటెన్నాలు నిలువుగా నిలబడి ఉన్న స్తంభాలతో పరికరాలను ఉంచినట్లు మీరు కనుగొంటారు కాబట్టి ఇది ప్లేన్ లో గరిష్టంగా వ్యక్తులకు ఆహారం ఇస్తుంది మరియు ఏదీ లేదు అంటే కోతులు ఇంకా పైకప్పుపై Wi Fi ని ఉపయోగించడం లేదు z దిశ గురించి పట్టించుకోము కాబట్టి నేను దీనిని హెర్ట్జ్ డైపోల్ కోసం తీసుకున్నాను అని నా ఉద్దేశ్యం అయితే మీరు పొడవైన యాంటెన్నాలకు వెళ్లినప్పుడు ఇది దాదాపుగా నిజం అవుతుంది అవును 1r విద్యుత్ క్షేత్రం విద్యార్థి మాకు 1r2 ఉంది లేదు ఈ F సాధారణీకరించబడింది మీకు తెలుసా కాబట్టి r వద్ద r దీనిని రద్దు చేస్తుంది E గరిష్టంగా కి 1r2 ఉంది 1r ఇది θ ఫంక్షన్కి గరిష్టంగా ఉంటుంది విద్యార్థి అది బాగుంది సరిగ్గా అప్పుడు మీరు ఇచ్చిన r కాబట్టి ఇచ్చిన r అంటే ఇచ్చిన గోళంపై యొక్క విధిగా స్థిరంగా ఉంటుంది r అవును F r యొక్క విధిగా స్థిరంగా ఉంటుంది అందుకే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను సంపూర్ణ శక్తిని కనుగొనాలనుకుంటే నేను చేయవలసింది Eθ గరిష్టం నా r2 దానిలో ఆధారపడటం మరియు దీని |F|2 ద్వారా గుణించడం ఇది 3 Dలో ఎలా ఉంటుంది నేను రెండు విభాగాలను ప్లాన్ చేసాను కాబట్టి ఇది ఏ ఆహార సమూహాన్ని పోలి ఉంటుంది విద్యార్థి ఆపిల్ గ్రూప్ డోనట్ కాదు అవును ఆపిల్ కూడా యాపిల్ డోనట్ ఏమైనా మీ ప్రాధాన్యతను బట్టి ఉంటుంది విద్యార్థి Apple 0కి వెళ్లదు మధ్యలో అవును ఆపిల్ మధ్యలో 0కి వెళ్లదు విద్యార్థి యాంటెన్నా కూడా ఒక బంప్ను కలిగి ఉంటుంది దీనికి బంప్ ఉంది కానీ యాపిల్ 0 వరకు వెళ్లదు చాలా గట్టి డోనట్ 0కి వెళ్లవచ్చు విద్యార్థి రంధ్రం లేదు అనంతమైన చిన్న వ్యాసార్థం యొక్క రంధ్రం బాగా ఉంది విద్యార్థి అవును కాబట్టి ఇది ఒక విచిత్రమైన డైపోల్ విచిత్రమైన డోనట్ సరే కాబట్టి మేము ఫీల్డ్లను చక్కగా దృశ్యమానం చేస్తాము దీనర్థం ఈ ఫ్రేమ్వర్క్ ఈ పరిభాషలు అన్నీ యాంటెన్నాల రంగంలో ఉపయోగించబడుతున్నాయి మరియు మీకు తెలిసిన వివిధ నిర్వచనాలను చర్చిస్తూ మేము చాలా కాలం గడపవచ్చు కానీ మేము దానిని ఇక్కడ చేయము సరే కాబట్టి ఇప్పుడు నేను హెర్ట్జ్ ద్విధ్రువాన్ని సాధారణంగా చూసేదాన్ని కాబట్టి కొన్ని సాధారణ యాంటెన్నాలను చూద్దాం కాబట్టి సాధారణంగా మేము హెర్ట్జ్ డైపోల్ నుండి దూరంగా వెళ్తున్నాము కాబట్టి సాధారణ పవర్ నమూనా అది ఎలా కనిపిస్తుంది ఇది మనం సాహిత్యంలో కనుగొంటాము కాబట్టి మీరు ఇలాంటి అనేక పేపర్లను కనుగొంటారు మీరు ఇలాంటి రేఖాచిత్రాలను చూస్తారు కాబట్టి దీని అర్థం ఏమిటి మొదట ఇది ఏ కోఆర్డినేట్ సిస్టమ్లో రూపొందించబడింది ఇది పోలార్ ప్లాట్ సరే కాబట్టి మీరు దీన్ని చూసినప్పుడు దీనిని xy ప్లాట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు కాబట్టి మూలం ఇక్కడ ముగిసింది కాబట్టి నేను ఈ విధంగా సరిగ్గా గీస్తే ఇది ఏమి చెబుతోంది కాబట్టి ఇది బీమ్ మాగ్జిమా యొక్క దిశ మరియు ఇక్కడ నాకు వేరే విషయం ఉంది ఇది మరొక విషయం మరియు ఇది మరొక విషయం కాబట్టి దీనిని యాంటెన్నా యొక్క ప్రధాన లోబ్ అని పిలుస్తారు సరే అన్ని వాస్తవిక యాంటెన్నాలకు ప్రధాన లోబ్ ఉంటుంది మరియు ఈ వైపున ఉన్న వాటిని ఆశ్చర్యకరంగా సైడ్ లోబ్స్ కాదు మరియు ప్రధాన లోబ్ యొక్క వ్యతిరేక దిశ అని పిలుస్తారు ఒక వెనుక లోబ్ సరే సాధారణంగా ఇది సాధారణీకరించబడింది అంటే ఈ సంఖ్య 1 సరైనది ఎందుకంటే ఇక్కడే Eθగరిష్టంగా Eθ ఇది మీ గరిష్ట సూత్రం నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను |F|2 పవర్ నమూనా విద్యార్థి మన దగ్గర 0 ఉంది మనకు 0 అంటే ఏమిటి విద్యార్థి దీని గురించి మాట్లాడుతున్నారు మేము ఇకపై హెర్ట్జ్ డైపోల్ గురించి మాట్లాడటం లేదు మేము కొన్ని సాధారణ యాంటెన్నా గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది ఈ యాంటెన్నా కోసం ఊహాజనిత పవర్ నమూనా ఇది సరిగ్గా ఇలా ఉండవచ్చు విద్యార్థి ఏమి చేస్తుందో చూడండి కాబట్టి హెర్ట్జ్ డైపోల్ కేసులో మన దగ్గర ఏముంది కాబట్టి మాకు ఇలాంటిది ఉంది విద్యార్థి నిజమే కాబట్టి ఈ సందర్భంలో ఇది ప్రధాన లోబ్ మరియు పవర్ వెళుతున్న గరిష్ట దిశ కాబట్టి హెర్ట్జ్ డైపోల్కి సైడ్ లోబ్ లేదు మరియు దానికి బ్యాక్ లోబ్ లేదు దీనికి మెయిన్ లోబ్ మాత్రమే ఉంది లేదా మీరు చెప్ప గలరు లేదా దానిని పిలవడానికి మరొక మార్గం అంటే దీనికి సైడ్ లోబ్ సమానంగా ఉంటుంది నా ఉద్దేశ్యం బ్యాక్ లోబ్ సమానం ప్రధాన లోబ్కి మనం ఏ విధంగా ఆలోచించాలనుకున్నా సరే కానీ రియలిస్టిక్ యాంటెన్నాలు నేను ఇక్కడ గీసినవి ఇలాగే ఉన్నాయి మీరు డిజైన్ చేస్తున్న ఒక ప్రధాన లోబ్ ఉంది ఇది మీరు ఉపయోగించబోయే మీ ఉద్దేశించిన బీమ్ అవుతుంది మరియు మీరు సహాయం చేయలేనిది ఏదో ఉంది సైడ్ లోబ్లలోకి కొంత శక్తి లీక్ అవుతుంది సరే మీరు దానితో జీవించాల్సిన గేమ్లో భాగం మరియు వెనుక లోబ్ ఇంకా వరస్ట్ మీరు దీని గురించి పెద్దగా చేయలేరు వాస్తవిక యాంటెన్నాలలో ఇది జరుగుతుంది మీరు కనుగొనాలనుకుంటున్న ఈ కిరణాలను వ్యక్తులు ఎలా వర్గీకరిస్తారు కాబట్టి ఉదాహరణకు మీరు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఉదాహరణకు 5Gలో జరుగుతుంది 5G విషయంలో మీరు బహుళ కిరణాలను కలిగి ఉంటారు ఒక్కొక్కటి ఒక్కో వినియోగదారుతో మరియు అందరితో మాట్లాడుతుంది కాబట్టి మీరు ఒక పాయింట్ వద్ద దృష్టి కేంద్రీకరించిన సన్నని కిరణాలను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు మరియు మీరు దానిని ఎలక్ట్రానిక్గా నడిపించవచ్చు కాబట్టి దీన్ని వర్గీకరించడానికి మార్గం ఏమిటంటే ఇది సగం పవర్ గా మారే తీటా పవర్ అని కనుగొనడం కాబట్టి పవర్ సగం అయినప్పుడు నేను కనుగొనగలను కాబట్టి ఇది కూడా సగం ఇక్కడ ఇది హాఫ్ పవర్ డెల్టా తీటా అవుతుంది కాబట్టి ఈ డెల్టా తీటాను హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అంటారు ఇది బీమ్ వర్గీకరించడానికి ఒక మార్గం నా ఉద్దేశ్యంలో అనేక మార్గాలు ఉన్నాయని నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు శూన్యతను పొందే తీటాను కనుగొనడం ఇతర ప్రసిద్ధ మార్గం కాబట్టి ఈ సందర్భంలో ఇది ఈ దిశలో ఉంటుంది ఇక్కడే నేను శూన్యతను కలిగి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇది మొదటి శూన్య బీమ్ వెడల్పు గా పిలువబడుతుంది వివిధ నిర్వచనాలు అవన్నీ ప్రాథమికంగా బీమ్ ఎంత కేంద్రీకృతమై ఉందో సంగ్రహించే ప్రయత్నాలు కాబట్టి మీరు చదివిన పేపర్లను కూడా తెరిచిన మీ సాధారణ పవర్ ప్యాటర్న్ అదే అని మీరు కనుగొంటారు మరియు రేడియేషన్ నమూనాల యొక్క రెండు ప్రసిద్ధ కాన్ఫిగరేషన్లకు బ్రాడ్సైడ్ మరియు ఎండ్ఫైర్ అనే పేర్లు ఇవ్వబడ్డాయి కాబట్టి బ్రాడ్సైడ్ రేడియేషన్ నమూనా ఏ దిశలో కేంద్రీకృతమై ఉంటుంది యాంటెన్నా యొక్క అక్షం వెంబడి ఉన్న ఏదైనా ఎక్కువ శక్తి మీ బోర్డు వైపుకు వెళుతుంది మరియు ఎండ్ ఫైర్ ఇక్కడ సరిగ్గా ఉంది కాబట్టి ఇది ఇక్కడ మీ ఎండ్ ఫైర్ కాబట్టి ఇది మీ z అక్షం కాబట్టి హెర్ట్జ్ డైపోల్ ఈ రెండిటిలో దేనిలా కనిపిస్తుంది విద్యార్థిఎండ్ ఫైర్ ఎండ్ ఫైర్ సరే కాబట్టి ఇది నామకరణం మాత్రమే కాబట్టి ఉదాహరణకు కమ్యూనికేషన్ సమస్యలలో నేను 5Gకి ఒక ఉదాహరణ ఇస్తాను 5G ఉత్తమ ఉదాహరణ లేదా మీరు ప్రస్తుతం పని చేస్తున్న మీ సాధారణ 4G కూడా మీరు ఒక నిర్దిష్ట దిశలో కిరణాన్ని పంపుతున్నప్పుడు ఆ సిగ్నల్ వేరొకరికి వెళ్లాలని మీరు కోరుకోరు మీకు సైడ్ లోబ్ ఉంటే అదే సిగ్నల్ ఇక్కడే నిలబడి ఉన్న మరొక వినియోగదారుకు కూడా వెళుతుంది ఇక్కడ ఉన్న కొంతమంది వినియోగదారులు మీ ఉద్దేశించిన సిగ్నల్ ఇక్కడకు వెళ్లాలి మీకు గరిష్ట బీమ్ చాలా బాగుంది కానీ మీరు మీలో ఒక భాగాన్ని లీక్ చేస్తున్నారు ఇక్కడ బీమ్ నాకు చాలా సున్నితమైన రిసీవర్ ఉంటే నేను ఇక్కడ ఏమి జరుగుతుందో రికార్డ్ చేయగలను కాబట్టి యాంటెన్నా రూపకల్పనలో సాధారణంగా ప్రజలు ఈ సైడ్ లోబ్ స్థాయిని తగ్గించాలని కోరుకుంటారు కాబట్టి మీరు దీన్ని ఎలా వర్గీకరిస్తారు ఇక్కడ ఈ వ్యక్తీకరణను ఉపయోగిస్తున్నారు సైడ్ లోబ్ స్థాయికి F అంటే ఏమిటి Fగరిష్టంగా ద్వారా భాగించబడిన ఈ మేరకు ఏమిటి కాబట్టి మీరు ఉత్తమ పనితీరు కోసం కనిష్టీకరించాలనుకుంటున్నారు SLL అనేది యాంటెన్నా మరియు డిజైన్లో చాలా సాధారణంగా ఉపయోగించే పదం అందుకే నేను దానిని ఇక్కడ ప్రస్తావించాను చివరగా ఇది వాస్తవానికి సరిగ్గా ఎప్పుడు ప్రారంభమవుతుందో మేము సమీప ఫీల్డ్ మరియు ఫార్ ఫీల్డ్ మధ్య వ్యత్యాసాన్ని వివరించాము దానికి సరైన సమాధానం లేదు ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి చూస్తే మరియు ఈ వ్యక్తీకరణలు ఆధారపడి ఉంటాయి ఇక్కడ ఈ ఉజ్జాయింపు హెర్ట్జ్ డైపోల్కు ఎటువంటి పరిమాణం లేదు ఎందుకంటే Δz చాలా చిన్నది కానీ నేను వాస్తవిక యాంటెన్నాను రూపొందించినప్పుడు ఈ కారకం 2D2λ ఇక్కడ D గరిష్టంగా యాంటెన్నా యొక్క పరిమాణం కాబట్టి 2D2λ కంటే ఎక్కువ దూరాలకు మరియు దూరంగా ఉన్న దూరాల వద్ద తరంగదైర్ఘ్యం 2D2λ కంటే ఎక్కువ దూరం వద్ద మీ ఫార్ ఫీల్డ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఒక సాధారణ ఉదాహరణ మేము అందరం ఆ త్రిభుజాకార నిలువు బేస్ స్టేషన్లను మీ భవనాల పైభాగంలో మరియు అన్నింటి పైనే చూశాము మీరు ఫార్ ఫీల్డ్ దూరం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఫార్ ఫీల్డ్ ఎక్కడ ప్రారంభమవుతుంది మీరు D అంటే ఏమనుకుంటారు ఇంచుమించుగా మీ మొబైల్ నెట్వర్క్కు సేవలందించే వంతెనల భవనాల పైన మీరు చూసే బేస్ స్టేషన్లు మీరు ఆలోచించే గరిష్ట పరిమాణం ఎంత ఎంత విద్యార్థి యాంటెన్నా పరిమాణం యాంటెన్నా డైమెన్షన్ నేను ఇక్కడ అడుగుతున్నాను విద్యార్థి ఎత్తు అవును ఎత్తు గరిష్టంగా చూడండి D గరిష్ట పరిమాణం ఇప్పుడు వెడల్పు వ్యాసార్థాన్ని అడగవద్దు ఆ నిర్మాణం యొక్క గరిష్ట పరిమాణం ఏమిటి విద్యార్థి 200 మీటర్లు విద్యార్థి సార్ నేను ఉంటాను కాబట్టి మీరు దీన్ని చాలా దగ్గరగా చూడలేదు ఇది 1 మీటర్ కంటే పెద్దది కాదు మేము కొన్ని FM స్టేషన్ లేదా ఏదైనా గురించి మాట్లాడటం లేదు విద్యార్థి yes that is it కాదు నిలువుగా ఉంచబడిన ఈ తెలుపు రంగు వస్తువుల గురించి నేను మాట్లాడుతున్నాను విద్యార్థి అవును అది నిలువుగా లేదు 1 మీటర్ కాదు నా ఉద్దేశ్యంలో మీటర్ సరైన క్రమం అంటే నేను చేస్తాను అంటే 1 మీటర్ 2 x 1 మరియు వేవ్ లెంగ్త్ మీ మొబైల్ ఫోన్లో పని చేసే ఫ్రీక్వెన్సీ విద్యార్థి 2 విద్యార్థి Wi Fi కాబట్టి ఇది 4 ఉంది 1 గిగాహెర్ట్జ్ చెప్పండి కాబట్టి అది 30 సెంటీమీటర్లు 3 మీటర్లు ఆ 20 బై 3 స్థూలంగా ఎంత కొన్ని 6 7 మీటర్లు కాబట్టి మీరు రేడియేషన్ దెబ్బతినకుండా సురక్షితంగా ఉండాలనుకుంటే బేస్ స్టేషన్ నుండి కనీసం ఈ దూరంలో ఉండాలి భద్రత కాకుండా నేను ఆ బేస్ స్టేషన్ నుండి ఈ దూరం కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు ఫార్ ఫీల్డ్ ఉజ్జాయింపు సరైనదని మీరు చెప్పగలరు కాబట్టి మేము ఈ సూత్రాన్ని సరిగ్గా ఉపయోగించగల సాధారణ మార్గం విద్యార్థి కాబట్టి వినియోగదారులు అవును ఇది ఎత్తులో ఉంచబడుతుంది బేస్ స్టేషన్ ఎత్తులో ఉంచబడుతుంది కాబట్టి ఇది భవనాల ద్వారా నిరోధించబడదు మరియు మొదలైనవి ఇది వినియోగదారులను సులభంగా చేరుకోవచ్చు తరంగాలు ఇప్పటికీ కిటికీలు మరియు తలుపుల ద్వారా విక్షేపం చెందుతాయి కాబట్టి దృష్టి రేఖ డీల్ బ్రేకర్ కాదు దీని గురించి ఏవైనా ప్రశ్నలు